మానవ వనరుల నిర్వహణకు తిరిగి స్వాగతం ఈరోజు ప్రయోజనాలు గురించి చాలా త్వరగా మాట్లాడుతాను నేను 2 పుస్తకాలను ప్రస్తావించాను ఒకటి బ్రిస్కో షులర్ మరియు క్లాస్ Briscoe Schuler and Claus మరియు ఇతరుల చేత రాసినవి గోమెజ్ మెజియా Belkin మరియు కార్డి మరియు ఏమైనప్పటికీ బ్రిస్కో షులర్ మరియు క్లాస్ రాసిన పుస్తకం నుంచి నేరుగా నేను ఏమీ తీసుకోలేదు ఇప్పుడు నేను వారి పుస్తకం ద్వారా వెళ్లాను మరియు యు కె ను ఆ పుస్తకం నుంచి విషయాలను అర్థం చేసుకున్నాను నేను ఆ విషయాలను ఇక్కడ ప్రస్తావించాలని అనుకున్నాను ఉద్యోగుల ప్రయోజనాలు ఏమిటి ఉద్యోగులకు సమూహ సభ్యత్వ బహుమతులు మరియు వారి కుటుంబ సభ్యులకు భద్రత ఉద్యోగుల ప్రయోజనాలను సూచిస్తాయి ఇప్పుడు మేము ప్రయోజనాల గురించి మాట్లాడేటప్పుడు మేము తప్పనిసరిగా విషయాల గురించి మాట్లాడుతున్నాము కంపెనీ మీకోసం జీతం కన్నా అదనంగా చెల్లిస్తుంది ఇది చివరి సారి కూడా మాట్లాడిన విషయం మరియు ఇక్కడ మరొక భావన ఉంది దీనిని పరోక్ష పరిహారం అని పిలుస్తారు పరోక్ష పరిహారం అంటే ఇతర ప్రయోజనాలు అదనపు ప్రోత్సాహకాలు అదనపు బహుమతులు వేతనంను సూచిస్తుంది అదనపు నగదుతో పాటు కాబట్టి జీతం డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది మరియు ప్రయోజనాలు ఇతర సౌకర్యాలు మేము వాటిని పిలుస్తున్నట్లు మీరు చేసే పనుల కోసం సంస్థ కోసం కాబట్టి ఇది మీకు తెలుసా కంపెనీ మీకు ధన్యవాదాలు చెబుతోంది సంస్థకు ప్రయోజనాలు ఎందుకు ముఖ్యమైనవి ఉద్యోగులకు ప్రయోజన సమస్యలు ముఖ్యమైనవి ఒక ఉద్యోగిగా నేను సంస్థ నుంచి డబ్బులు మాత్రమే కోరుకోను నా సంస్థ కావాలి ఉద్యోగిగా నాకు విలువ ఇస్తుంది మేము వివిధ సెషన్లలో దీని గురించి చర్చిస్తున్నాం మేము దీని గురించి మాట్లాడాము నేను ఉద్యోగిని సంస్థ యొక్క ఉద్యోగిని అయితే నేను యంత్రం కాదు మీకు తెలుసా నేను చేస్తాను నన్ను కంపెనీ ఉత్పత్తి పరికరంలా చూసుకోవాలి అని కోరుకోవడం లేదు మీరు పెట్టండి మీరు వారికి నగదు ఇవ్వండి మరియు ఇది ఎంత పని అది బయటకు వస్తుంది కాబట్టి నేను సంస్థను కోరుకుంటున్నాను నన్ను మానవుడిగా గుర్తించడానికి వివిధ సంజ్ఞలు అంతర్గతంగా ప్రేరేపించబడినట్లు అనిపిస్తుంది మరియు అందుకే ఉద్యోగిగా సంస్థ నాకు ప్రాముఖ్యత నిస్తుంది ప్రయోజనాలు శక్తివంతమైన నియామక సాధనం మీ ఉద్యోగులకు మీరు కృతజ్ఞతలు చెప్పే మార్గాల సంఖ్య మీ ఉద్యోగులను మీరు చూసుకోగల మార్గాల సంఖ్య ఉత్తమ ప్రతిభను నియమించడానికి పెద్ద ప్రేరేపించే అంశం ఎందుకంటే ప్రతి ఒక్కరూ చికిత్స పొందాలని కోరుకుంటారు కాబట్టి ఇది నేను మీకు చెప్పిన దాని యొక్క పునరావృతం ఇప్పుడే ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టడానికి ప్రయోజనాలు సహాయపడతాయి ప్రయోజనాల మొత్తం ఉంటే అది కంపెనీ కోసం మీరు చేసే దానికి అనులోమానుపాతంలో ఇవ్వబడుతుంది మీరు ఉద్యోగిగా విలువైనదిగా భావిస్తారు కాబట్టి ఎక్కువకాలం మీరు కంపెనీకి సేవ చేస్తారు పెద్ద ప్రయోజనాలు లేదా ఎక్కువ ప్రయోజనాలు సంస్థ మీకు ఇస్తుంది నిర్వాహక నిర్ణయాలలో కొన్ని ప్రయోజనాలు ఒక పాత్ర పోషిస్తాయి ఎప్పుడు ప్రయోజనాలు కంపెనీ డబ్బును ఖర్చు చేస్తాయి మరియు నా ఉద్దేశ్యం ఇది ఉద్యోగిని నిలుపుకోవటానికి అయ్యే ఖర్చును పెంచుతుంది ఇది సంస్థ నడుస్తున్న ఖర్చుకు జతచేస్తుంది కాబట్టి అవి నిర్వాహక నిర్ణయాలలో ఒక భాగం మన ఉద్యోగులను పొందడానికి మనకోసం పని చేయడానికి మనకు అవసరమైన మార్గంలో పనిచేయడానికి వారి పరిమితులు ఉన్నప్పటికీ మనుషులుగా మనం ఏమి చేయాలి వారి పరిమితులు ఉన్నప్పటికీ మీకు తెలిసినట్లుగా వారి కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు శక్తి ఉన్నప్పటికీ స్థాయిలు ప్రేరణ స్థాయిలు వారి నిబద్ధతను పెంచడానికి మనం సంస్థకు ఏమి చేయాలి మరియు అది మాకు సహాయపడుతుంది కొన్ని నిర్ణయాలు తీసుకోండి మరియు ప్రయోజనాలు ముఖ్యమైనవి నిర్వాహకులకు కూడా ఎందుకంటే మన ఉద్యోగులు ఎంత ఆశిస్తున్నారు మనం వారికి ఏమి ఇవ్వగలము తెలుసుకోవాలి కాబట్టి సంస్థలలో ప్రయోజనాలపై చర్చించడం చాలా ముఖ్యం ప్రాథమిక పరిభాష కొన్ని ప్రాథమిక నిబంధనలు మనం తెలుసుకోవాలి మనం వెళ్లేముందు ప్రయోజనాల భావన 1 రచనలు రచనలు అంటే మీరు ఉద్యోగిగా సంస్థకు ఇచ్చిన దానిని తరువాత తేదీ కోసం ఆదా చేయడానికి సంస్థ కూడా సరిపోల్చవచ్చు మీకు తెలుసా అది జత చేస్తుంది కంపెనీ ఆ కొలనులోకి ఏమి ఇస్తుందో లేదా మీరు ఇస్తున్నది కంపెనీకి ఏది సరిపోతుందో దానికి కళ్లెం అదనంగా ఇది మీ కళ్లెం రచనలు ఏమిటంటే సానుకూల పారితోషికం యొక్క పెద్ద కొలనులో మనం ఉంచేది మేము సంస్థ నుండి పోతున్నాం అప్పుడు సహబీమా సహాబీమా మరొక పదం సహాబీమా అంటే మేము చెల్లించాలి భీమా కాబట్టి మేము బీమా కోసం సహకారంతో సహకరిస్తున్నాము సహచెల్లింపు మరొక పదం తిరిగి చెల్లించడం దానికోసం మేము కలిసి చెల్లిస్తున్నాము మేము పొంద పోతున్నాం కొన్నిసార్లు సంస్థలు మీకు ఇస్తాయి వారు మీకు కారును అధికార ప్రయోజనాల కోసం అనుమతిస్తారు మరియు వారు చెప్తారు మాకు సేవ చేస్తే బహుశా ఐదేళ్లు మీరు కారును కలిగి ఉంటారు కాబట్టి ప్రారంభంలో మేము డౌన్ చెల్లింపును ఇస్తాము అధికారిక మరియు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కారును ఉపయోగించడానికి మేము మిమ్మల్ని అనుమతి ఇస్తాము మరియు మీరు కంపెనీకి ఐదేళ్లు సేవ చేసిన తర్వాత మరియు మీరు మాకు మిగిలిన మొత్తాన్ని చెల్లించవచ్చు మరియు కారును మీ పేరు కు బదిలీ చేయవచ్చు కాబట్టి అది మీ ఆస్తి అవుతుంది మరియు ఈ మొత్తం ప్రక్రియను సహా చెల్లింపు అంటారు సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమం ఏదో మేము మరింత వివరంగా మరికొంత సమయం తర్వాత లేదా ఈ ఉపన్యాసం లేదా తదుపరి ఉపన్యాసం ముగింపున మాట్లాడతాము కానీ సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమం అనేది ఒక కార్యక్రమం ఇది మీకు ఎంచుకోవడానికి సహాయపడుతుంది ప్రయోజనాల కొలను మీ స్థితిలో మీరు చేసే పనికి మీరు అర్హులు మీరు అర్హత సాధించారు కొన్ని ప్రయోజనాలు పొందడానికి మరియు సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమం ఈ కొలను నుంచి మీ అవసరాలకు తగినట్లు జీవితంలో దశ మీ వంపు ఏమైనా ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది కాబట్టి సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమం అంటారు సంస్థలలో మనకు ఉన్న వివిధ రకాల ప్రయోజనాలు మొదటిది చట్టబద్ధంగా అవసరమైన ప్రయోజనాలు మేము దాని ప్రయోజనం అని పిలుస్తాము కానీ ఇది చట్టపరమైన అవసరం ప్రతి సంస్థ అందించే దాని ఉద్యోగులకు కొన్ని విషయాలు జీవితంతో పాటు వారు తమ ఉద్యోగులకు ఇస్తున్నారని చట్టం ఆదేశించింది చట్టబద్ధంగా అవసరమైన ప్రయోజనాలకు ఒక మంచి ఉదాహరణ ఆరోగ్య ప్రయోజనాలు మరియు మాకు ఆరోగ్య బీమా ఉంది కానీ ఆరోగ్య ప్రయోజనాలు చెల్లించిన సమయం ప్రసూతి సెలవు మరియు పితృత్వ సెలవు కాబట్టి తల్లిదండ్రుల సెలవు కాబట్టి మీకు తెలుసా అంతే ఇవి చట్టబద్ధంగా అవసరమైన ప్రయోజనాలు లేదా వసతి కోసం తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యాలు కాబట్టి ఈ విషయాలన్నీ చట్టం ప్రకారం అవసరం ఇతర ప్రయోజన రకం ఆరోగ్య బీమా ఆరోగ్య అవసరాలతో మీకు సహాయం చేయడానికి సంస్థ అంగీకరిస్తుంది కాబట్టి వివిధ రకాల ఆరోగ్య భీమాలు ఉన్నాయి మరియు మేము లోపలి వివరాలకు వెళ్తాము కొంచెం సేపు తరువాత అప్పుడు పదవీ విరమణ కొన్ని సంస్థలు మీకు సహాయ పడతాయి లేదా మీకు పరిహారం ఇస్తాయి వయస్సు పెరుగుతున్నందున మీరు కోల్పోవచ్చు మరియు దీనిని చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి మరియు మేము చేస్తాము కొంచెం సేపు తరువాత పదవీ విరమణ అనేది సంస్థ నుండి వేరు మీరు సంస్థకు గణనీయమైన సంవత్సరాలు సేవ చేసిన తర్వాత కాబట్టి ఇదిసాధారణంగా వయసు మీద ఆధారపడి ఉంటుంది దీని తరువాత మీరు ఇకపై కంపెనీకి అవసరం లేదు మీరు పెరుగుతూ ఉండవచ్చు మీరు చాలా నైపుణ్యం కలిగి ఉండవచ్చు కానీ కంపెనీ మీకు అవసరం కార్యాలయం వదిలివేయడానికి ఎందుకంటే కొత్త వ్యక్తులు వస్తున్నారు మరియు స్థలాన్ని ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది వివిధ ప్రజలు పదవీ విరమణ చేయడానికి కారణాలు ఉన్నాయి చెల్లింపు సమయం మరొకటి మరియు ఉద్యోగుల సేవలు మరొక రకమైన ప్రయోజనం ప్రయోజనాల వ్యూహాన్ని మేము ఎలా నిర్ణయిస్తాం ప్రయోజనాల వ్యూహం అంటే మనం ఎలా నిర్ణయిస్తాం ఏ ప్రయోజనాలు ఇవ్వడానికి ఎవరు ప్రయోజనాలు ఇవ్వాలి మరియు ఈ ప్రయోజనాలు వాస్తవానికి ప్రజలకు ఎలా పంపిణీ చేయబడతాయి ఇప్పుడు ప్రయోజనాల వ్యూహం 3 వేర్వేరు భాగాలను కలిగి ఉంటుంది మొదటిది ప్రయోజనాల మిశ్రమం ఇది కంపెనీ అందించే ఉద్యోగుల యొక్క పూర్తి ప్రయోజనాల ప్యాకేజీ ఈ మిశ్రమం మొత్తం పరిహార వ్యూహంలో ఒక లక్షణం ఇది సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి అది ఏమిటి సంస్థ ఏమి చేస్తోంది అది ఏమిటి సంస్థ దాని కోసం ఉద్యోగులకు చేయాలనుకుంటుంది అది ఏమిటి సంస్థ తన ఉద్యోగుల నుండి అవసరం ఎంత నిబద్ధత ఇది అవసరం దాని ఉద్యోగుల కోసం అదీ ఏమీ చేయగలదు మరియు చేయాలనుకుంటుంది మరియు సంస్థ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి కాబట్టి ఆ రూపాలన్నీ లేదా ప్రయోజనాల వ్యూహం ప్రయోజనాల మిశ్రమం తనను తాను సమలేఖనం చేసుకోవాలి సంస్థ యొక్క లక్ష్యాలకు మరియు శ్రామిక శక్తి యొక్క లక్షణాలను ప్రయోజనాల మిశ్రమం ప్రణాళికను చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకు మేము లడక్ వంటి ఎత్తైన ప్రాంతాలలో ఉన్నాము ఇప్పుడు లడక్ చాలా దూరం ఉన్న ప్రాంతం ఇది హిమాలయాలలో చాలా ఎక్కువ అని మీకు తెలుసు మరియు కొన్ని సంవత్సరాల క్రితం ప్రజలకు ఇది దాదాపు అసాధ్యం లేదా కొన్ని దశాబ్దాల క్రితం ఇది సాధారణ ప్రజలకు అసాధ్యం అక్కడికి వెళ్లడానికి అక్కడ కేవలం ఒక ఆర్మీ బేస్ ఉంది మరియు మీకు తెలుసా అక్కడ విమానాలు లేవు అయితే పర్యాటక రంగం స్వాధీనం చేసుకుంది కాబట్టి ప్రజలు ఏర్పాటు చేశారు నీకు తెలుసా నా ఉద్దేశ్యం ప్రజలు అక్కడికి వెళ్లడం ప్రారంభించారు కానీ ఆ ప్రాంతంలో నివసించడం కష్టం ఎందుకంటే ఇది చాలా చల్లగా ఉంటుంది ఇది హిమాలయాలలో ఉంది స్థలాకృతి చాలా కఠినమైనది మీకు తెలుసు మీరు అక్కడ వస్తువులను పొందలేరు కాబట్టి ఆ స్థలం యొక్క వాతావరణం బట్టి మరియు అందుబాటులో ఉన్నవి మీరు ఖర్చు చేయాలి అనుకోవచ్చు లేదా మీరు అక్కడ దుకాణాన్ని ఏర్పాటు చేస్తే ఏ కారణం చేతనైనా మీరు అక్కడ ఒక పర్యాటక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవచ్చు లేదా మీకు తెలుసు అక్కడ శీతాకాలపు క్రీడల స్థలం మరియు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు మీకు తెలుసు వారి ప్రయాణానికి కొంత సహకారం అవసరం తిరిగి వారి స్వగ్రామాలకు వెళ్ళడం వంటివి ఎందుకంటే ఇది చాలా చల్లగా ఉంటుంది కొన్నిసార్లు కుటుంబాలు అక్కడికి వెళ్ళలేకపోవచ్చు వారు అక్కడ నివసించలేకపోవచ్చు బహుశా మీరు ఉద్యోగులకు అదనపు డబ్బు ఇవ్వాలి ఉండటానికి మీకు తెలుసు శీతాకాలపు జాకెట్లు లేదా మీ ఉద్యోగుల కాలనీలో మీరు జనరేటర్ ఉంచవలసి ఉంటుందని మీకు తెలుసు కాబట్టి ఆ శక్తి లేదు మరియు కాబట్టి వారు వెచ్చగా ఉంటారు కాబట్టి మీకు తెలుసు ఈ రకమైన విషయాలు లేదా మీరు వాటిని ఇవ్వాలి శీతాకాలపు బూట్లు కాబట్టి ఒక ప్రయోజనం నా ఉద్దేశ్యం మీకు తెలుసు వారి ఉద్యోగం కోసం మాత్రమే కాదు వారి వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగిస్తారు మీరు వాటిని వారికి ఇవ్వవలసి ఉంటుంది శీతాకాలపు బూట్లు శీతాకాలపు జాకెట్లు వాటిని ఉంచడానికి కొంత మార్గం ఇవ్వండి మరియు బహుశా జోడించండి లేదా ఉండవచ్చు మీరు మంచి ఆరోగ్య భీమాతో వాటిని అందించాలి కాబట్టి అలాంటి అంశాలు ఆధారపడి ఉంటాయి మీకు తెలుసు ఇది స్థానిక స్థలాకృతి అప్పుడు శ్రామిక శక్తి యొక్క లక్షణాలు ఉదాహరణకు మీరు కలిగి ఉన్నారు మీకు తెలుసు మీరు ఒక విధమైన వృత్తిలో ఉన్నారు అక్కడ చాలామంది యువతులు ఉన్నారు ఎవరు పెళ్లి చేసుకోవడం లేదా ఇటీవల పెళ్లి చేసుకోవడం అంచున ఉన్నారు మరియు మీరు ప్రసూతి సెలవు కోసం పెద్ద పెద్ద నిబంధనను ఉంచాల్సిన అవసరం ఉంది బహుశా మీ సంస్థలో పని చేస్తున్న చాలామంది యువతులు ఉంటే మీకు పిల్లల సంరక్షణ సౌకర్యాలు ఉండాలి ఎందుకంటే వారు తమ పిల్లలను విడిచిపెట్టడానికి వారి సంరక్షణలో లేదా ఎవరికీ లేరు వారి చిన్నపిల్లలను చూసుకోవడానికి ఇష్టపడరు కాబట్టి బహుశా మీరు మీ కార్యాలయ ప్రాంగణంలో ఒక శిశు సంరక్షణ స్థలం కలిగి ఉండాలి కాబట్టి వారు వారి పిల్లలను వదలడానికి తీసుకురాగలుగుతారు మరియు అప్పుడు కూడా బాధపడకుండా లేదా చింతించకుండా పనికి వస్తారు వారి పిల్లలను ఎవరు చూసుకుంటారు కాబట్టి ఇవన్నీ మీ ఉద్యోగుల అవసరాలపై ఆధారపడి ఉంటాయి మీరు వారికి ఇచ్చేది ఎక్కువగా ఏమి అవసరమో దానిపై ఆధారపడి ఉంటుంది మీరు చెప్పగలరు సరే నేను ప్రతి ఒక్కరికి కంప్యూటర్ డెస్క్ టాప్ ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఇస్తాను కానీ బహుశా వారి వద్ద ఇప్పటికే సెల్ ఫోన్లు ఉన్నాయి ఈ రోజుల్లో సెల్ఫోన్ల ఉపాంత వినియోగం శూన్యం నేను ఏమి చేస్తాను నా దగ్గర ఇప్పటికే రెండు సెల్ఫోన్లు ఉన్నాయి మూడవ సెల్ఫోన్తో నేను ఏమి చేస్తాను నాకు అది అవసరం లేదు బదులుగా దయచేసి ఆ డబ్బును నా శిక్షణకు ఖర్చు చేయండి నాకు మంచి బ్యాగ్ ఇవ్వవచ్చు మీకు తెలుసు అలాంటి అంశాలు ఏది ఏమైనప్పటికీ కాబట్టి మీ ప్రయోజనాల వ్యూహంలో ఒక భాగం ప్రయోజనాల ప్యాకేజీలో మీరు ఏమి ఉంచాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడే విషయాలు ఇవి ఎలాంటి ప్రయోజనాలు మీరు డిజైన్ చేయాలనుకుంటున్నారు అప్పుడు మొత్తం వస్తుంది ప్రయోజనాల కోసం ఖర్చు చేయడానికి సంస్థ ఎంత భరించగలదు కార్యాచరణ వ్యయం జీతం వైపు వెళుతుంది కార్యాచరణ వ్యయం ప్రయోజనాల వైపు వెళ్తాయి వాటన్నింటి తర్వాత మేము వ్యాపారంలో ఉండాలి మేము లాభం పొందాలి మన దగ్గర కొంత మిగులు డబ్బు చేతిలో ఉండాలి స్థిరీకరించినడానికి లేదా పెరగడానికి కాబట్టి మనం నిర్ణయించుకోవాలి తర్వాత మేము ప్రజలకు వారి జీతాలు ఇస్తాము ఎంత డబ్బు మన చేతిలో ఉంది మన ఉద్యోగులకు ఇవ్వగలము వారికి సహాయపడటానికి సుఖంగా ఉంటాము ఇది మొత్తం డబ్బు కాదు మీరు కలిగి ఉన్న మొత్తం నిల్వ మీది లాభాపేక్ష లేని సంస్థ అయితే బహుశా అదే మీరు చేస్తారు కానీ దానిని నిర్ణయించుకోవాలి మరియు ఆ డబ్బు మీకు తెలుసు మీకు అందుబాటులో ఉన్నవి మీరు నిర్ణయించడంలో సహాయ పడతాయి మీరు ప్రయోజనాలను మిలితం చేస్తారు అప్పుడు ప్రయోజనాల ఎంపిక యొక్క నమ్రత మరియు ఇది స్వేచ్ఛ యొక్క డిగ్రీ ఒక ఉద్యోగి వారి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ప్రయోజనాల ప్యాకేజీని సరిచేయాలి కాబట్టి ఎంత వశ్యత మీరు వాటిని ఇవ్వాలనుకుంటున్నారా మరియు మేము కొంచెం సేపు తరువాత సౌకర్యవంతమైన ప్రయోజనాల కార్యక్రమం నిర్వహణ యొక్క సవాళ్లకు వస్తాము కానీ నా ఉద్దేశం ఏమిటంటే మీరు అక్కడ ఏమి ఉంచారు మరియు మీరు వారికి ఎంత వశ్యత ఇస్తారు కంపెనీ ఎంత భరించగలదు కొన్ని చట్టపరమైనవి చట్టబద్ధంగా అవసరమైన ప్రయోజనాలు యు ఎస్ మాదిరిగా సామాజిక భద్రత పదవీ విరమణ చేసినవారు వికలాంగులు మరియు మరణించిన వారి నుండి మీకు ఆదాయం ఉంది క్షీణించిన కార్మికులు వ్యాధిగ్రస్తులైన కార్మికులు కాదు మరియు వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ కాబట్టి పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ సామాజిక భద్రత వైపు కొంచెం సహకరిస్తారు మరియు ఇది అన్ని జతచేస్తుంది ఎందుకంటే ప్రతి ఉద్యోగి కొంచెం సహకరిస్తున్నారు మరియు అది సామాజిక భద్రత వైపు ప్రభుత్వం సేకరిస్తుంది మరియు ఏదైతే వసూలు చేశారో అప్పుడు ఎవరైతే విధి నిర్వహణలో మరణిస్తారో ఆ ప్రజలకు పంపిణీ చేస్తారు ఎవరైతే విధి నిర్వహణలో మరణిస్తారో వారి కుటుంబాలకు లేదా ఆరోగ్య సేవలు లేదా జీవన సౌకర్యాలు వృద్ధులకు డబ్బు లేని వారికి అందించడం తమను తాము చూసుకోవడం లేదా ప్రజలు లేనివారు తమను తాము చూసుకోవడం కాబట్టి ప్రభుత్వం డబ్బును ఒక చివర నుండి సేకరించి సమాజంలోని ఎవరైతే ఆ డబ్బును ఉపయోగిస్తారో వారికి పంపిణీ చేస్తారు మరియు దీనిని సామాజిక భద్రత అంటారు మా పదవీ విరమణ ఆదాయం కొన్ని సంస్థలలో చట్టబద్దంగా అవసరమైన ప్రయోజనం భారత ప్రభుత్వం పెన్షన్ విధానంతో చాలా కేంద్ర సేవలకు దూరంగా ఉంది కానీ ఇది ఇప్పటికీ సాయుధ దళాలలో ఉంది మరియు అది మీ పని సంవత్సరాలు ముగిసిన తర్వాత మీకు దూరంగా ఉండటానికి ఏదో ఉంది నువ్వు ఏమి చేస్తావు కాబట్టి మనకు సామాజిక భద్రత వ్యవస్థ లేదు కాబట్టి మాకు ఈ సహకార పెన్షన్ ప్రణాళికలు ఉన్నాయి మరియు కొన్ని సంవత్సరాల క్రితం వరకు కేంద్ర ప్రభుత్వ సేవల్లో పెన్షన్ కలిగి ఉన్నాము మరియు వైద్య సంరక్షణ అనేది చట్టబద్ధంగా అవసరమయ్యే మరొక ప్రయోజనం ఇది ఏ సంస్థను బట్టి మీరు ఒక భాగం మొత్తం లాభాల శాతం మారవచ్చు లేదా మీరు మీ ఉద్యోగులకు ఇచ్చేది మారవచ్చు ఉదాహరణకు ఒక సంస్థలో మైనింగ్ కార్యకలాపాలతో వ్యవహరిస్తుంది ఉదాహరణకు వారు కలిగి ఉండాలి చట్టం ప్రకారం ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలిగి ఉండాలి సైట్లో శ్వాసకోశ సమస్యలను జాగ్రత్తగా చూసుకో గలదు కాలిన గాయాలను జాగ్రత్తగా చూసుకో వచ్చు కూలి పోవడాన్ని ఎదుర్కో గలదు కాబట్టి మీకు తెలుసు ఆ రకమైన అత్యవసర సేవలు కచ్చితంగా అవసరం వారు మైనింగ్ కార్యకలాపాలలో ఒక ఆరోగ్య సదుపాయాన్ని కలిగి ఉండాలి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి సహాయపడుతుంది ప్రత్యేకమైన ఉద్యోగంలో చాలా సాధారణం మరోవైపు బహుశా ఒక సాఫ్ట్ వేర్ కంపెనీకి దాని కాంప్లెక్స్ లో ఒక బర్న్ యూనిట్ అవసరం లేదు కానీ మైనింగ్ ఆపరేషన్లో ఉదాహరణకు లేదా బహుశా ఒక శ్వాసకోశ యూనిట్ అవసరం లేదు చెప్పండి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రజలు తమ కార్యాలయాల్లో కూర్చుని మరియు డెస్క్ పని చాలా వరకూ చేస్తారు వారికి ఆరోగ్య కేంద్రం అవసరం లేదు ఇక్కడ ప్రజల శ్వాసకోశ సమస్యలు జాగ్రత్తగా చూసుకోవచ్చు కానీ ఈ రకమైన విషయం చాలా ఎక్కువ ఉన్న స్థలాలకు ఇది అవసరం అప్పుడు మనకు ప్రమాణాలతో కూడిన ప్రయోజనాలు ఉన్నాయి పెన్షన్ పథకాలు సిబ్బందిపై ఆధారపడిన కుటుంబం సభ్యుల కోసం విధినిర్వహణలో చనిపోయిన వ్యక్తులకు కాబట్టి మళ్లీ నేను సాయుధ దళాల గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే వాటి గురించి నాకు తెలుసు కొంచెం ఎక్కువ నాకు తెలుసు చాలా ఇతర వృత్తులు మరియు నాకు ఖచ్చితంగా తెలుసు ప్రాణాలు ఎందుకంటే సాయుధ దళాలు అలా ఉన్నాయి మీకు తెలుసు ఇది చాలా ప్రమాదకరమైన వృత్తి ప్రజలను మొహరించినప్పుడు ఈ రంగంలో అది మీకు ఎప్పటికీ తెలియదు మీరు ఏమి వినవచ్చు ప్రజలు అంగవైకల్యంతో తిరిగి రావచ్చు విద్యుత్ శాఖలో వారు చనిపోవచ్చు మరియు ఆ అవకాశాలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ మరియు వారి కుటుంబాలను చూసుకోవటానికి మాకు పెన్షన్ పథకాలు ఉన్నాయి మనం కలిగి ఉన్నాం మీకు తెలుసు ఆరోగ్య ప్రయోజనాలు వారి మనుగడలో ఉన్నవారికి జీవితానికి ఇవ్వబడతాయి కాబట్టి ఇది ప్రాణాలతో కూడిన ప్రయోజనం ప్రాణాలతో కూడిన జీవితానికి ఒక ఉదాహరణ మీకు ఆధారపడిన జీవిత భాగస్వామి లేదా ఆధారపడిన సామర్ధ్యం ఉన్న పిల్లవాడు ఉంటే తనను తాను చూసుకోలేకపోవచ్చు లేదా ఈ ప్రయోజనాలు ప్యాకేజీతో వస్తాయి మాకు కూడా ఉంది ఇది కార్మికుల పరిహారంగా పిలువబడుతుంది కార్మికుల పరిహారం వైద్య సంరక్షణ కొనసాగింపు మరియు పునరావాస ఖర్చులు ఉద్యోగ సంబంధం ఉన్న గాయాలు లేదా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రజలకు కాబట్టి మీరు పనిలో ఉన్నప్పుడు మరియు మీరు మీ పనిని చేస్తున్నప్పుడు మీకు ఏదో జరుగుతుంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం లేదా వైద్య ఖర్చులు మీ సంస్థ యొక్క బాధ్యత మరల నేను సాయుధ దళాల ఉదాహరణను తీసుకుంటాను చాలా సార్లు ప్రజలు యుద్ధానికి వెళ్లినప్పుడు వారు పొలంలో ఉన్నప్పుడు వారు గాయపడతారు వారు ఒక అవయవాన్ని కోల్పోవచ్చు వారు తిరిగి వస్తారు మరియు వారు తమ ఉద్యోగాలతో కొనసాగ లేరు మరియు ఆ సమయంలో ప్రభుత్వం గాయం యొక్క స్వభావాన్ని బట్టి ఉద్యోగం కూడా మీకు తెలుసు ప్రయోజనాల ప్యాకేజీ అటువంటిది వారికి ఇవ్వబడింది కొన్ని ప్రత్యామ్నాయ వృత్తులు వారు ఎందుకోవచ్చు వారికి కొన్ని ఎంపికలు ఇవ్వబడతాయి అవి చేపట్టవచ్చు అది వారికి సహాయపడుతుంది తమను తాము నిలబెట్టుకుంది అది వారికి సహాయపడుతుంది వారి జీవనాన్ని సంపాదించవచ్చు మీకు తెలుసు ఎందుకు వారు ఏమీ చేయలేరు వారు ఏమి చేయాలని భావిస్తున్నారు మరియు వారు విధిగా గాయపడ్డారు వారికి ప్రత్యామ్నాయ వృత్తి ఇవ్వబడుతుంది మరియు వారు దానిని ఏర్పాటు చేయడానికి తగినంత డబ్బు ఇస్తారు మరియు సహాయ పడింది దాన్ని ఏర్పాటు చేయండి మరియు అది కార్మికుడి పరిహారంలో భాగం అదే విధముగా అగ్నిమాపక సిబ్బంది ఉదాహరణకు వారు వెళతారు వారి పని చాలా ప్రమాదకరం కాబట్టి వారు గాయపడితే అప్పుడు ప్రాథమిక సౌకర్యాలు వారి ఆరోగ్య ఖర్చులు చూసుకుంటారు మరియు నేను అనుకుంటున్నాను కొన్ని సందర్భాల్లో అది కూడా ఒక పాయింట్ వరకు తిరిగి చెల్లించబడతాయి కాబట్టి వారు తమ జీవితాలను హాయిగా గడపగలుగుతారు కాబట్టి ఇవన్నీ కార్మికుల పరిహారం కోసం లెక్కించబడతాయి లేదా మీకు తెలుసు మీ సంపాదన సామర్ధ్యం ఎలా ఉంటుందో దాని ఆధారంగా కొంత డబ్బు లెక్కించబడుతుంది మీరు పదవీ విరమణ చేసే వరకు మీరు గాయపడకపోతే మరియు అది అప్పుడు మీకు తెలుసు ఇది లెక్కించబడుతుంది సూత్రాలు ఉన్నాయి మరియు అది మీకు పంపిణీ చేయబడుతుంది ఒక పెద్ద మొత్తంగా లేదా వాయిదాలలో ఈ సంస్థ ద్వారా మీరు పని చేస్తున్నారు కార్మికుల పరిహారాన్ని మీరు ఎలా నిర్వహిస్తారు హెచ్ ఆర్ సిబ్బందిగా మీరు తెలుసుకోవాలి కాబట్టి మీరు సురక్షితమైన పని విధానాలను అందించాలి సాధ్యమైనంతవరకు అది ఒక భవనం మరియు నిర్మాణం ప్రాంతం అయితే ప్రజలకు కఠినమైన టోపీలను అందించడం ఇప్పుడు చట్టం ప్రకారం తప్పనిసరి అని నేను అనుకుంటున్నాను కొంత వెల్డింగ్ జరుగుతుంటే వ్యతిరేకకొట్టొచ్చినట్లు ఉండే అద్దాలు లేదా తెరలు అందించడం యజమాని యొక్క బాధ్యత మీకు తెలుసు దీని ద్వారా వెల్డర్ చూడగలరు మరియు వారు పనిని చేయవచ్చు ఇది ఉద్యోగి బాధ్యత కాదు వారు వేడి వస్తువులను నిర్వహిస్తుంటే మీరు వారికి తొడుగులు ఇవ్వాలి యజమాని యొక్క బాధ్యత ఉద్యోగులకు ఇవ్వడం పని చేయడానికి ఫైర్ ప్రూఫ్ గ్లౌజ్లు ఇవ్వడం కాబట్టి అలాంటి అంశాలు ఒప్పందంలో భాగం మరియు మీరు ఈ పనులు చేస్తే ప్రజలు గాయపడే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి మరొక విషయం ఏమిటంటే మీ కోసం హెచ్ ఆర్ మేనేజర్ గా కార్మికుల పరిహారం యొక్క వాదనలను ఆడిట్ చేయడం కచ్చితంగా అవసరం ఇది చాలా డైసి సమస్య నాకు తెలియదు నేను ప్రస్తావించాల్సి వస్తే అది ఒక ప్రజా వేదికలో దురదృష్టవశాత్తు కొన్ని నిష్కపటమైన అంశాలు కొంత సమయంలో కార్మికులు పరిహారం యొక్క ఈ నిబంధనను దుర్వినియోగం చేయగలవు మరియు అది ముగుస్తుంది సంస్థకు చాలా ఖర్చు అవుతుంది కొన్ని సార్లు ఇది జరగవచ్చు ఇటువంటి సందర్భాల్లో అటువంటి తప్పుడు వాదనలు లేదా తప్పుడు యొక్క అవకాశాలను నివారించడానికి ఒక హెచ్ ఆర్ నిర్వాహకుడిగా మీరు ప్రతి దావాను సూక్ష్మంగా చూస్తూ సాధ్యమైనంతవరకు దావా యొక్క ప్రామాణికతను నిర్ధారించడం అత్యవసరం సరే కాబట్టి వాదనలను ఆడిట్ చేయడం చాలా ముఖ్యం మరొకటి ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకాలతో కార్మికుల పరిహారాన్ని సమలేఖనం చేయడం ఇప్పుడు చాలా సార్లు ఆరోగ్య బీమా పథకాలు మీకు కొన్ని ప్రయోజనాలను ఇస్తాయి ఇది సంస్థకు సహాయం చేయదు కార్మికుడి పరిహార ప్రయోజనాలు లేదా మీరు వారికి ఇస్తున్నది కార్మికుల పరిహారం ద్వారా నకిలీలు ఏమైనా వారి ఆరోగ్య బీమా వారికి ఇస్తోంది కాబట్టి మీకు తెలుసు ఎందుకంటే ఈ వాదనలు కేసుల వారీగా పరిష్కరించబడ్డాయి ఇది ఎల్లప్పుడూ చూడటానినికి సహాయపడుతుంది వారి వైద్య బీమా ఏమి కవర్ చేస్తుంది మరియు వారికి ఇవ్వడానికి వైద్య బీమా ఏమి కవర్ చేయదు కాబట్టి ఉద్యోగి స్వయంగా లేదా ఆమె చాలా ప్రయోజనం పొందారు మీకు డబ్బు ఉంది ఈ ప్రయోజనం కోసం కేటాయించబడింది కాబట్టి వారి ఆరోగ్య బీమా వారి ఖర్చులలో కొంత భాగాన్ని ఇప్పటికీ చూసుకుంటుంటే అది ఉద్యోగికి చాలా సహాయకారిగా ఉంటుంది మీరు చెబితే సరే కాబట్టి వారు ఇలా చేస్తున్నారు నేను దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ఇది నాకు అయ్యే ఖర్చు అవుతుంది కానీ మీరు లబ్ధిదారునిగా మీకు మరింత ఎక్కువ లభిస్తుంది అది మిమ్మల్ని మరింత సౌకర్యవంతంగా చేస్తుంది సురక్షితమైన పని రూపకల్పనను నిర్ధారించడం పని సంబంధిత గాయాలను తగ్గించడం అదనంగా మీ ఉద్యోగులకు పరిసరాలను ఇవ్వడం కార్యాలయం కూడా సాధ్యమైనంత సురక్షితంగా ఉందని నిర్ధారించడానికి ఇది ఎల్లప్పుడూ సహాయపడుతుంది నేను దీనిపై తగినంతగా ఒత్తిడి చేయలేను గాయపడిన లేదా తాత్కాలికంగా వికలాంగుల కోసం సవరించిన విధి ప్రణాళికలను అందించడం ఉదాహరణకు ఒక ఉద్యోగిని అనుమతించడం సౌకర్యవంతమైన పని గంటలు గాయం నుండి కోలుకునే సమయంలో లేదా షాప్ ఫ్లోర్ విధులను తిరిగి కేటాయించడం షాప్ ఫ్లోర్ కార్మికులు రికవరీ సమయంలో డేస్క్ ఉద్యోగాలకు కాబట్టి ఒక షాప్ ఫ్లోర్ వర్కర్ గాయపడితే విధి రేఖలో లేదా మీకు తెలుసు ఎవరో గాయపడ్డారు మేము వారికి చెప్తాము సరే మీరు పనికి వస్తున్నారు మీరు శారీరకంగా వస్తువులను ఎత్తలేకపోవచ్చు కానీ బహుశా మీరు ఈ డెస్క్ పని జాగ్రత్తగా చూసుకోవచ్చు కాబట్టి కొంత సౌలభ్యం అది అనుమతించబడితే ఇది ఎల్లప్పుడూ ఉద్యోగులకు సహాయపడుతుంది ఎక్కువ విలువను అనుభవిస్తుంది మాకు మా ఉద్యోగులు కావాలి సంస్థ వారి కుటుంబం అనిపిస్తుంది వారు సంస్థపై ఆధారపడవచ్చు ఉద్యోగులు అనుభూతి చెందడం ప్రారంభించిన వెంటనే వారు సంస్థ కేవలం 'పని' కాదు అది వారి కుటుంబం నిబద్ధత పెరుగుతుంది నిబద్ధత పెరిగినప్పుడు ఉత్పాదకత పెరుగుతుంది పని యొక్క నాణ్యత చాలా మంచిది మరియు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు సంస్థ సంతోషంగా ఉంది ఉద్యోగి సంతోషంగా ఉన్నాడు జీతము లేని సెలవు చెల్లించని సెలవు చెల్లించని సెలవు కోసం తరగతులు కావచ్చు చెల్లించని సెలవు అంటే మీరు ఉద్యోగికి సెలవు ఇస్తారు మరియు వారు తిరిగి రావచ్చు మరియు వారు మళ్ళీ వారి పనిలో చేరవచ్చు అని మీరు వారికి హామీ ఇస్తారు కాబట్టి చెల్లించని సెలవు ఇవ్వగల కొన్ని షరతులు వ్యక్తిగత కారణాలు కుటుంబ సంరక్షణ కుటుంబంలో మరణం మొదలైనవి తదుపరి విద్య భారత ప్రభుత్వం చదువు సెలవు ఇస్తుంది కొన్నిసార్లు నాకు తెలియదు అవసరాలు ఏమిటి లేదా పరిస్థితులు ఏమిటి కానీ నేను అనుకుంటున్నాను దానిలో కొంత భాగం చెల్లించబడుతుంది దానిలో కొంత భాగం చెల్లించబడదు లేదా సగం చెల్లించబడుతుంది లేదా ఏమైనా కానీ ఏమైనప్పటికీ మీరు వెళ్లి విద్యను పొందాలనుకుంటే సరే అని వారికి చెప్పవచ్చు మీరు మరొక డిగ్రీ పొందాలనుకుంటున్నారు మీరు మీ పాత ఉద్యోగానికి తిరిగి రావచ్చు నేను మీ ఉద్యోగాన్ని తీసివేయను కానీ ఈ సారి నేను మీకు చెల్లించను మరియు అది మంచిది చాలా మంది తర్వాత దూకడం ఆశతో దీన్ని చేయాలనుకుంటున్నారు మరియు వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు మీరు బాధపడతారు విధి నిర్వహణలో లేదా మీ వ్యక్తిగత ఖాతాలో కానీ నా ఉద్దేశ్యం మీలో మీ పనికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాము మరియు ఉద్యోగులను అనుమతించడం వారి కార్యాలయానికి తిరిగిరావడం ఎల్లప్పుడూ మంచిది మీరు దానిని చూసినట్లయితే వారు అర్హత కలిగి ఉంటారు చెల్లించని సెలవు తర్వాత పనికి తిరిగి రావడం చట్టాలు దేశం ప్రకారం మారుతూ ఉంటాయి కానీ ఒక సంస్థగా ఉద్యోగుల స్నేహపూర్వకంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది కాబట్టి కొన్ని షరతులు లేదా చేయగలిగేది ఏమిటంటే ఒకరు ఉపాధికి తిరిగి భరోసా ఇవ్వగలరు అందుకే దీనిని జీతం లేని సెలవు అంటారు లేకపోతే దీనిని కాల్పులు లేదా విడదీయడం అంటారు ప్రతిదీ సరిగ్గా ఉంటే సెలవుపై కొనసాగే సమయంలో పని లేదా స్థానం సమానమైన లేదా అంతకంటే ఎక్కువ తిరిగి కేటాయించడం వారు మంచి అర్హతతో తిరిగి వస్తే మరియు మీరు వారిని ఒక స్థితిలో ఉంచడం అది ఒకటి కంటే తక్కువగా ఉంటుంది వారు వెళ్ళినప్పుడు వారు ఉన్నారు అప్పుడు ఉద్యోగి చాలా తగ్గించబడతారు వారు ఇష్టపడరు కాబట్టి కనీసం ఒక జంప్ ఆశతో వారికి అదే స్థానం ఇవ్వండి లేదా వీలైతే వారు అదనపు డిగ్రీని పొందినట్లయితే మీరు వారికి ఒక జంప్ ఇవ్వండి సంస్థకు ఎల్లప్పుడూ సహాయపడుతుంది అలాగే బేషరతు వేతనాల రసీదు పెరుగుతుంది ఉదాహరణకు కరువు భత్యం ఇంక్రిమెంట్ మొదలైనవి నా ఉద్దేశ్యం దినచర్యలో జరిగే విషయాలు వాటిని ఇవ్వడం ఎల్లప్పుడూ మంచిది ఆ వేతనం పెరుగుతుంది పే కమిషన్ వస్తుంది పే రేట్లను సవరిస్తుంది ఈలోగా ఉద్యోగి ఉద్యోగి వెళ్ళినప్పుడు దాని ఆరవ వేతన కమీషన్ చెల్లించని సెలవు నుండి ఉద్యోగి తిరిగి వచ్చినప్పుడు అది ఏడవ వేతన కమిషన్ మీరు చెప్పలేరు లేదు లేదు మేము మీకు ఆరవ ఇస్తాము ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలు సేవ చేయలేదు ఒకటి ఇది సంక్లిష్టమైనది 2 ఇది ఉద్యోగికి అన్యాయం కాబట్టి సేవలో విరామం లేదు సేవలో విరామం వలె దీనిని లెక్కించకూడదు ఇది చెల్లించబడదు కానీ అధికృత సెలవు స్వచ్ఛంద ప్రయోజనాలు మీకు ఆరోగ్య బీమా ఉంది మాకు వివిధ రకాల ఆరోగ్య భీమాలు ఉన్నాయి మాకు సాంప్రదాయ ఆరోగ్య బీమా ఉంది ఉద్యోగులు మరియు వారిపై ఆధారపడిన వారికి ఆరోగ్య సంరక్షణ కవరేజీని అందిస్తుంది మాకు సాంప్రదాయ ఆరోగ్య బీమా ఉంది దీనిని భీమా సంస్థ అందిస్తుంది మాకు ఆరోగ్య నిర్వహణ సంస్థ ఉంది ఇది ఆరోగ్య సంరక్షణ ప్రణాళిక ఇది సమగ్ర వైద్య సేవలను ఉద్యోగులు మరియు వారి కుటుంబాలకు సమమైన వార్షిక రుసుముతో ఇది తక్కువ వారు కలిగి ఉన్న దానికంటే ఏమైనప్పటికీ ఖర్చు చేస్తారు ఇష్టపడి అందించే సంస్థలు మీరు మాతో ఉంటే సరే సరే మీరు ఈ ఆసుపత్రులకు వెళ్ళవచ్చు మరియు వారు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటారు లేదా మీరు ఆరోగ్య పొదుపు ఖాతాను కూడా కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు వారి ఆరోగ్య సమస్యలకు దోహదపడే కొన్ని మార్గాలను వారికి ఇవ్వవచ్చు మరియు మీరు వ్యక్తులను అనుమతిస్తారు అర్హత కలిగిన ఆరోగ్య ప్రణాళిక కోసం డబ్బు ఆదా చేసుకోండి అది అధిక మినహాయింపు ఉంటుంది తీసివేయదగినది ఏమిటంటే మీరు మీ సొంత జోబులో నుండి చెల్లించాలి మరియు మీకు తెలుసు ఖర్చుల వైపు వైద్య ఖర్చుల వైపు మరియు అది చేసిన మొత్తం ఖర్చులలో ఒక శాతం మీరు ఆరోగ్య సంరక్షణ ప్రయోజనాలను ఎలా నిర్వహిస్తారు ఆరోగ్య బీమా కోసం స్వీయ నిధుల ఏర్పాటును అభివృద్ధి చేయండి ఇద్దరి పని జీవిత భాగస్వాములతో కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకాలను సమన్వయం చేయండి మీకు తెలుసు మీరు స్వీయ నిధులు అమరికను కలిగి ఉండవచ్చు ప్రజలు ఎంత ఎంత పెట్టాలనుకుంటున్నారో నిర్ణయించుకుందాం మరియు వారి ఆరోగ్య బీమాలో పెట్టడానికి వారికి అవకాశం ఇవ్వండి ఆపై బహుశా మీరు దానిని సరి పోల్చవచ్చు లేదా ఇవ్వవచ్చు దానిలో ఒక శాతం ఇద్దరి పని జీవిత భాగస్వాములతో కుటుంబాలకు ఆరోగ్య బీమా పథకాలను సమన్వయం చేయడం ఎల్లప్పుడూ మంచిది మీకు ఇద్దరూ వ్యక్తులు ఉంటే ఒకే కుటుంబం నుండి నేను చెబుతా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఉంటే ఇద్దరూ పని జీవిత భాగస్వాములకు కూడా కాదు తండ్రి మరియు కుమార్తె లేదా తల్లి మరియు కొడుకు లేదా భర్త మరియు భార్య లేదా ఇద్దరూ భాగస్వాములు లైవ్ ఇన్ భాగస్వాములు ఒకే సంస్థలో పనిచేస్తున్నారు ఎందుకు కాదు నా ఉద్దేశం ఆ కుటుంబం కొంచెం ఎక్కువ పొందవచ్చు కాబట్టి ఉద్యోగులకోసం క్షేమ కార్యక్రమం ను అభివృద్ధి చేయండి ఆరోగ్యంగా ఉండటానికి వారిని ప్రోత్సహించండి మీ ఖర్చులను తగ్గిస్తుంది మరియు ఉద్యోగ అధిక తగ్గింపు ఆరోగ్య పథకాలను అందించండి మీరు వివిధ భీమా పథకాలను కలిగి ఉండవచ్చు మీకు జీవిత బీమా ఉండవచ్చు మీరు దీర్ఘకాలిక వైకల్యం బీమా కలిగి ఉండవచ్చు కాబట్టి దీర్ఘకాలిక వైకల్యం బీమా అందిస్తుంది వికలాంగ ఉద్యోగులకు భర్తీ చేసే ఆదాయం నిర్వహించలేని అవసరమైన ఉద్యోగ విధులు మరియు చెల్లించిన సమయం అనారోగ్య సెలవు కావచ్చు లేదా మీకు తెలుసు అది చెల్లించడానికి ఒక మార్గం సమయం ముగిసింది అది కూడా కావచ్చు అదనపు శిక్షణ కోసం ఇది సెలవులు కావచ్చు ఇది విడదీసే చెల్లింపు కావచ్చు ఇది సెలవులు మరియు ఇతర చెల్లింపు సమయం కావచ్చు మీరు వివిధ రకాల ఉద్యోగుల సేవలను కలిగి ఉండవచ్చు ఇవి ఉద్యోగులకు అందించే సేవలు వారి పని నాణ్యతను పెంచడానికి లేదా వ్యక్తిగత జీవితాలకు కాబట్టి ఈ సేవలు పిల్లల సంరక్షణ కావచ్చు హెల్త్ క్లబ్ సభ్యత్వాలు కావచ్చు సబ్సిడీతో కూడిన కంపెనీ ఫలహారశాలలు కావచ్చు కంపెనీ ఉత్పత్తులపై డిస్కౌంట్ కావచ్చు మొదలైన కాబట్టి మీరు ఉత్పాదక సంస్థ కోసం పని చేస్తుంటే వారు ఏమి చేస్తున్నారో వారు మీకు భారీ తగ్గింపులను ఇస్తారు లేదా మీరు విమానయాన సంస్థ కోసం పని చేస్తుంటే వారు మీకు టికెట్లు ఇవ్వవచ్చు మీకు తెలుసు భారీ తగ్గింపులతో మొదలైనవి మేము తదుపరి ఉపన్యాసంలో ప్రయోజనాల పరిపాలన మరియు సౌకర్యవంతమైన ప్రయోజనాలతో సవాళ్ళను మరియు కమ్యూనికేషన్ కు ప్రయోజనం చేకూరుస్తాము కాబట్టి నా మాట విన్నందుకు చాలా ధన్యవాదములు మరియు మేము ఈ అంశంతో తదుపరి ఉపన్యాసంలో కొనసాగుతాము ధన్యవాదములు